డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై చర్చ ప్రారంభించాము ఈ మాడ్యూల్ లో కూడా మనం అదే కొనసాగింపు చేద్దాం దీని ముగింపు తర్వాతి మాడ్యూల్లో ఉంటుంది గత మాడ్యూల్ లో మనం చర్చించిన అంశాలు ఇవి ఇపుడు ఈ మాడ్యూల్లో ముందు మనం ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్గా ఏ విధంగా మారుస్తామో నేర్చుకుందాం ఇవే అంశాలు మనం E R డయాగ్రమ్ తో ప్రారంభిస్తాం సహజంగానే E R మోడల్లో ప్రాతినిధ్యం వహించే మొదటి విషయం ఎంటిటీ సెట్ ని రూపొందించే అట్ట్రిబ్యూట్ లేదా అట్ట్రిబ్యూట్లు ను మనం అండర్లైన్ చేస్తాము రెండు ఎంటిటీ సెట్ల స్టూడెంట్లకు ఇన్స్ట్రక్టర్లు సలహా ఇస్తున్నట్లు లేదా స్టూడెంట్లకు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారని వాస్తవ ప్రపంచ పరిస్థితిని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం మనం చెప్పినట్లుగా రిలేషన్షిప్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అని ఇది చూపిస్తుంది మరియు స్టూడెంట్ మరియు అడ్వైసర్ రిలేషన్షిప్ కి అట్ట్రిబ్యూట్ డేట్ ఉంది 2 ఎంటిటీ సెట్ల ఒకేలా ఉండే ఎంటిటీ సెట్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటే ఒక ఎంటిటీ సెట్ దానికదే సంబంధించినది అవ్వచ్చు అందువల్ల ఒక ఉదాహరణ వలే ఎంటిటీ సెట్ కోర్సుని తీసుకుంటుంది మరియు ఇది ప్రీ ఆవశ్యక ఐడి అని పిలవబడే మరో కోర్సు ఐడికి సంబంధించినది ఎందుకంటే కోర్సు కు ముందస్తుగా అవసరం అయితే ఆ ఆవశ్యకమైన మరో కోర్సు ఐడి ఈ పట్టిక లోనే ఇది చోటు చేసుకుంటుంది అందువల్ల ఈ సందర్భంలో ఇంతకు ముందు కేసు వలే కాకుండా ఈ రిలేషన్షిప్తో వ్యవహరించేటప్పుడు కూడా ఇదే విధమైన సందర్భాలను మనం చూశాం మనం చర్చించిన అలైన్ ల సమస్య యొక్క మూలం లో ఒకే రకమైన రిలేషన్షిప్ నిర్మాణం ఉంటుంది కాబట్టి మీరు మూలం యొక్క సెట్ నుండి ఈ గమ్యానికి వచ్చిన సంబంధం గురించి ఆలోచించవచ్చు మరియు ప్రాథమికంగా ఈ 2 సెట్ లు గమ్య స్థానంలో ఉండే ప్రదేశాలు ఒకే విధంగా ఉంటాయి కార్డినలిటీపై ఒక పరిమితి ఉండవచ్చు అందువల్ల ఎంటిటీ సెట్ గా నిర్ణయించవచ్చు ఉదాహరణకు మనం ఈ బాణం గుర్తు ను రెండు వైపుల చూపిస్తున్నట్లయితే ఈ రిలేషన్ షిప్ ఎడ్వైజర్ తో గరిష్టంగా సంబంధం కలిగి ఉంటాడు మరియు ఇది ఒక ఇన్స్ట్రక్టర్ గరిష్టంగా ఒక స్టూడెంట్ తో సంబంధం కలిగి ఉంటాడు ఇది వాస్తవం కాకపోవచ్చు ఇది సాధారణంగా వాస్తవం కాదు అయితే దీనిని మనం కేవలం ఉదాహరణగా చూపిస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ వన్ టూ వన్ అయితే అప్పుడు మనం దీనిని ఈ విధంగా సూచిస్తాము ఇది వన్ టూ మెనీ దీనిని ఈ విధంగా సూచిస్తాము అదే రిలేషన్ నేను మరో దిశలో చదివితే అదే జరుగుతుంది కాబట్టి ఇన్స్ట్రక్టర్ నుండి స్టూడెంట్ కి వన్ టూ మెనీ స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ కూడా ఇదే విధంగా గీయబడుతుంది ఎందుకంటే ఇది వన్ వైపు ఇది మెనీ వైపు పరిస్థితి ఇలాగే ఉంటే స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ నుంచి మనం చదివినట్లయితే అది మెనీ టు వన్ రిలేషన్షిప్ న్ని కూడా నిర్దేశిస్తుంది చివరిగా మనం మెనీ టు మెనీ రిలేషన్ ద్వారా అనేక మంది ఇన్స్ట్రక్టర్లు ఉండవచ్చు ఇప్పుడు మేము ఖచ్చితంగా సలహా అందించే స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ యొక్క నిర్దిష్ట సందర్భంలో వన్ టు వన్ మరియు మెనీ టు మెనీ సాధారణ నిజ ప్రపంచ సందర్భాలు కాదు కానీ ఈ సాధారణ సందర్భాన్ని ఎలా మోడల్ చేయాలో చూపించడానికి మనము కేవలం ఉపయోగించాము కానీ సాధారణ సందర్భంలో ఇది ఇన్స్ట్రక్టర్ నుండి స్టూడెంట్ కి వన్ టు మెనీ గా ఉంటుంది ఒక రిలేషన్షిప్ లు ఏ రిలేషన్షిప్ లో పాల్గొనకపోవచ్చు ఇప్పుడు ఈ పరిమితులు వాస్తవానికి సంఖ్యలను ఉపయోగించడం ద్వారా కార్డినాలిటీ కంస్ట్రయిన్స్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి మరియు గరిష్టంగా ఎన్ని ఎంటిటీలతో రిలేషన్షిప్ కలిగి ఉంటుంది అనేది కార్డినాలిటీ ద్వారా తెలుస్తుంది ఉదాహరణకు మనం పై చిత్రాన్ని గమనిస్తే ఒక స్టూడెంట్ కనీసం ఒక ఇన్స్ట్రక్టర్ తో రిలేషన్షిప్ కలిగి ఉంటాడు కాని ఇన్స్ట్రక్టర్ చాలా మంది స్టూడెంట్లకు భోదిస్తాడు కాబట్టి వాస్తవ ప్రపంచంలో ప్రతి స్టూడెంట్ డాట్ డాట్ వన్ ప్రతి స్టూడెంట్ కి కనీసం ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి ప్రతి స్టూడెంట్ కి గరిష్టంగా ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి అని చెప్తుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ కి ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి నేను ఈ వైపు చూస్తే అది 0 డాట్ డాట్ స్టార్ స్టార్ అంటే పరిమితి లేదని చెబుతుంది ఇది ఏదైనా కావచ్చు సంఖ్య కావచ్చు అంటే కనీస 0 అంటే ఇన్స్ట్రక్టర్ కు స్టూడెంట్ ఉండకపోవచ్చు ఇన్స్ట్రక్టర్ ఎంత మంది స్టూడెంట్లు అయినా ఉండవచ్చని ఆ స్టార్ చెబుతుంది సహజంగా 0 1 2 3 4 2 లేదా 200 అందువల్ల ఏ ఇన్స్ట్రక్టర్ అయినా ఎంతమంది స్టూడెంట్ లకు అయినా సలహాలు చెప్పవచ్చు కాబట్టి ఈ రకమైన ఖచ్చితమైన సంఖ్య పరిమితులను రేఖాచిత్రంలో వన్ టూ మెనీ లేదా వన్ టూ వన్ మెనీ టూ మెనీ రకాల సంకేతాలను ఉంచవచ్చు కాబట్టి మనం అలా చేసినప్పుడు ఉనికిలో ఉన్న సంక్లిష్ట సంబంధాల యొక్క ఖచ్చితమైన కార్డినాలిటీ మనం తెలుసుకోవాలి తర్వాతమనం కాంప్లెక్స్ అట్ట్రిబ్యూట్లు ఉదాహరణకు మనం పేరును తీసుకుంటే అందులో మొదటి పేరు మధ్య పేరు చివర పేరు అని పరిగణించవచ్చు మనకు అది ఉన్నప్పుడు మనం ప్రాతినిధ్యం వహించే విధానం ఆట్రిబ్యూట్ యొక్క వాస్తవ పేరు వద్ద ఉంటుంది మరియు బాహ్య స్థాయిలో ఉంటుంది మరియు దీని మిశ్రమాలు ఎడమ వైపు ఒక నిర్దిష్ట మార్పుతో వ్రాయబడ్డాయి కాబట్టి ఇవన్నీ పేర్ల సమ్మేళనమని అంటున్నారు ఇది స్ట్రీట్ సిటీ స్టేట్ జిప్ చిరునామా యొక్క మిశ్రమాలు అని చెబితే మరియు తదుపరి ఇండెంట్ ఇవి స్ట్రీట్ యొక్క మిశ్రమాలు అని చెప్పవచ్చు అందువల్ల ఈ విధంగా మనం ఎంత సంక్లిష్టలక్షణాలు కలిగి ఉన్నామో గ్రాఫిక్ గా చూపిస్తాం ఇప్పుడు వీక్ ఎంటిటీ సెట్ల కోర్సుతో రిలేషన్షిప్ అవసరం తద్వారా ఇక్కడ ఉన్న ఎంటిటీలను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు కాబట్టి వీక్ ఎంటిటీ సెట్ ఇవి

కాబట్టి అవి దృఢమైన అండర్లైన్తో చూపబడవు అవి చుక్కల అండర్లైన్గా చూపబడతాయి ఇది వీక్ ఎంటిటీ సెట్ అని మీరు తెలుసుకోవచ్చు మరియు ఇవి వివక్షత కలిగినవి వీక్ ఎంటిటీ సెట్ లో అది జరిగితే సెక్షన్ వీక్ ఎంటిటీ సెట్ యొక్క వివక్షత అవుతుంది మరియు స్ట్రాంగ్ ఎంటిటీని గుర్తించే ప్రాధమిక కీ కోర్సును సెట్ చేస్తుంది కాబట్టి ఈ ఎంటిటీ సెట్ విభాగానికి ఇది చివరిగా ప్రైమరీ కీ ని ఏర్పరుస్తుంది నా కొత్త కోర్సు ఐడి ఈ రిలేషన్షిప్ లో భాగం కాదు కానీ సెక్షన్ లో ఉన్న ఎంటిటీలను ప్రత్యేకంగా గుర్తించలేని సెక్షన్ సంబంధం కొరకు ఈ సెక్షన్ ఐడి ద్వారా ఇది పాత్రను పోషిస్తుంది అందువల్ల ఇది యూనివర్సిటీ ఎంటర్ ప్రైజ్ యొక్క E R డయాగ్రమ్ అని చెప్పారు మీరు పరిశీలించగల కొన్ని అంశాలు ఇది మనం ఇప్పుడే చూసిన వీక్ ఎంటిటీ సెట్ అనేది మనం చూడగలం కాబట్టి ఇది ఎందుకు పూర్తిగా నిమగ్నం అవుతుంది ఎందుకంటే ప్రతి సెక్షన్ లో కనీసం ఒక టీచర్ ఉండాలి అందువల్ల టీచర్ యొక్క రిలేషన్షిప్ లో లేని సెక్షన్ ఉండరాదు అదేవిధంగా ప్రతి సెక్షన్ కూడా ఆ సెక్షన్ కు క్లాసులు నిర్వహించే టైమ్ స్లాట్ పొందాలి కాబట్టి ప్రతి సెక్షన్ కూడా sec టైమ్ స్లాట్ లో ఉండాలి కాబట్టి ఈ పోలికలు అది ఒక తరగతి గది ని పొందాలి అందువల్ల ఇవన్నీ విభిన్న టోటల్ ఇన్వాల్వ్మెంట్స్ ప్రతి చోట చూడవచ్చు ఉదాహరణకు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇన్స్ట్రక్టర్లు మరియు డిపార్ట్మెంట్ మధ్య inst department రిలేషన్షిప్ ప్రతి ఇన్స్ట్రక్టర్ కి ఒక డిపార్ట్మెంట్ ఉండాలి కాబట్టి ఇది టోటల్ కానీ ఇది డిపార్ట్మెంట్ కు ఒకేవిధంగా ఉండదు ప్రతి డిపార్టమెంట్ కు ఇన్స్ట్రక్టర్ లు ఉండరు ఈ విధంగా మనం చేయగల్గితే జాగ్రత్తగా వెళ్లవచ్చు ఉదాహరణకు ఇది టోటల్ గా ఉంటుంది అంటే ప్రతి కోర్సుకు ఒక డిపార్ట్మెంట్ అవసరం అవుతుంది డిపార్ట్మెంట్ లేని కోర్సును మీరు రన్ చేయలేరు అందువల్ల మనం ఇప్పటికే అభివృద్ధి చేసిన E R మోడల్ యొక్క నోటేషన్ లు మరియు సింబల్స్ ని అనుసరించి చాలా సరళమైన విశ్వవిద్యాలయ సంస్థ యొక్క మొదటి భావనాత్మక స్థాయి డయాగ్రమ్ డిజైన్ చేయబడిందని ఈ విధంగా మనం చూడవచ్చు తరువాత భాగం ప్రధానంగా డయాగ్రమ్ ఆధారిత ఈ మోడల్ నుంచి మనం నిజంగా రిలేషనల్ స్కీమాకు వెళ్లాలి ఇది రిలేషన్షిప్లు మరియు ఆట్రిబ్యూట్ల యొక్క పేర్లు ఇది చాలా సూటిగా ఉండే పని అందువల్ల ఎంటిటీ సెట్ లును విధిగా గుర్తించాలి కాబట్టి ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ పరంగా నిర్వచించాల్సిన కోర్సు యొక్క ప్రైమరీ కీ ని అరువు గా తీసుకుంటుంది ఒక్క క్షణం ప్రైమరీ కి అనే విషయాన్ని ఇక్కడ నుంచి అరువు తీసుకుని అందువల్ల E R మోడల్ లో సెక్షన్ గా చేయడానికి సెక్షన్ కి జోడించబడింది తరువాత రిలేషన్షిప్స్ ప్రాతినిధ్యం వస్తుంది అందువల్ల మనం ఒక రిలేషన్షిప్ ఎడ్వైజర్ ని చూపిస్తున్నాం ఇది విద్యార్థులకు ఇన్స్ట్రక్టర్ లకు సంబంధించినది అందువల్ల సహజంగా ప్రతి ఇన్స్ట్రక్టర్ ను ఐడి ద్వారా గుర్తిస్తారు రెండు ఆట్రిబ్యూట్ లకు ఒకే పేరు id ఉంటుంది కనుక మనం వాటిని అండర్ స్కోర్ id అని స్టూడెంట్ కోసం మరియు ఇన్స్ట్రక్టర్ కోసం I అండర్ స్కోర్ id అని చెప్తాము అందువల్ల ఎడ్వైజర్ కు ఏవిధంగా ప్రాతినిధ్యం వహించాలనే విషయాన్ని మీరు చూశారు మనం కాంపోజిట్ ఆట్రిబ్యూట్ ల ఉందని మనం ఊహించాం దాని విలువలు ఏ రకం నుంచి వస్తాయి అందువల్ల ఒకవేళ నాకు కాంపోజిట్ ఆట్రిబ్యూట్ ఉన్నట్లయితే ప్రతి ఆట్రిబ్యూట్ లో కాంపోనెంట్ల సెట్ ఉంటుంది అప్పుడు దీనిని వ్యవహరించడానికి సులభమైన మార్గం ఏమిటంటే కాంపోజిట్ ఆట్రిబ్యూట్ ని సరళీకరణ చేయడం అని అంటారు ప్రాథమికంగా సరళీకరణ అనగా ఉదాహరణకు ఒకవేళ నేను ఒక నేమ్ తీసుకున్నట్లయితే దానిలో 3 కాంపోనెంట్ లు ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరికి నేను ఒక కొత్త నేమ్ నేమ్ అండర్ స్కోర్ మొదటి నేమ్ నేమ్ అండర్ స్కోర్ మిడిల్ ఇనిషియల్ నేమ్ అండర్ స్కోర్ చివరి నేమ్ అండర్ స్కోర్ ఇవ్వడం ద్వారా కాల్ చేయవచ్చు ఆట్రిబ్యూట్ పేరుతో ప్రిఫిక్స్ చేయడం ద్వారా ఈ కాంపోనెంట్ ల యొక్క పేర్లను ప్రత్యేకంగా చేస్తాను ఇప్పుడు నేను ప్రిఫిక్స్ చేసిన తరువాత వాస్తవానికి ప్రిఫిక్స్ చేయాల్సిన అవసరం లేదని నేను గుర్తించగలను మొదటి నేమ్ కూడా ప్రత్యేకమైనది అది మరెక్కడైనా జరగదు కనుక అప్పుడు నేను ప్రిఫిక్స్ పేరును డ్రాప్ చేయవచ్చు కానీ సాధారణంగా నేను కాంపోనెంట్ పై ఆట్రిబ్యూట్ పేరు ప్రిఫిక్స్ ని తీసుకొని వాటిని ఫ్లాట్ చేసి ప్రతి ప్రత్యేక ఆట్రిబ్యూట్ ని కూడా చేయగలను అందువల్ల మనం సరళీకరించినప్పుడు మనం మొదటి నేమ్ మధ్య ప్రాథమిక చివరి నేమ్ ఇక్కడ నుంచి సరళీకరించడాన్ని మీరు చూడవచ్చు అప్పుడు స్ట్రీట్ నెంబరు స్ట్రీట్ నేమ్ అపార్ట్ మెంట్ నెంబరు స్ట్రీట్ నుంచి సరళీకరించబడ్డాయి తరువాత మనం సిటీ స్టేట్ జిప్ కోడ్ను కూడా ఇదే విదంగా సరళీకరించవచ్చు మరియు సరళీకరించడం అనేది చాలా ముక్కుసూటి యంత్రాంగం దీని ద్వారా కాంప్లెక్స్ కాంపోజిట్ ఆట్రిబ్యూట్ ఉన్నట్లయితే కాస్తంత సమస్య ఉంటుంది మల్టీవాల్యూడ్ ఆట్రిబ్యూట్ అనేది ఒకే సమయంలో ఒక ఆట్రిబ్యూట్ కు బహుళ విలువలు ఉండవచ్చు మరియు మనం మాట్లాడిన ఒక ఉదాహరణ ఫోన్ నంబర్ నా వద్ద బహుళ ఫోన్ నెంబర్లు ఉండవచ్చు అందువల్ల ఖచ్చితంగా ఒక ఆట్రిబ్యూట్ కు విరుద్ధంగా నేను కేవలం ఒక విలువను మాత్రమే ఉంచగలను అందువల్ల ఒకవేళ నా ఆట్రిబ్యూట్ కు బహుళ విలువలు ఉన్నట్లయితే తరువాత ఈ బహుళ విలువలను మెయింటైన్ చేయడం కొరకు ఒక ప్రత్యేక స్కీమాను ఉపయోగించడం అనేది ప్రాథమిక ఆలోచన ఉదాహరణకు నేను ఒక ఇన్స్ట్రక్టర్ యొక్క బహుళ ఫోన్ నంబర్లను మెయింటైన్ చేయాల్సి వస్తే నేను ఒక ప్రత్యేక రిలేషన్ న్ని నిర్ణయించుకోవచ్చు ఇది ఇన్స్ట్రక్టర్ రిలేషన్ యొక్క కీ ని మరియు నేను మెయింటైన్ చేయాలనుకుంటున్న ఆట్రిబ్యూట్ ని గుణించాల్సి ఉంటుంది అందువల్ల ఈ రిలేషన్షిప్ లో inst phone కు విరుద్ధంగా ఒకే ఐడికి విరుద్ధంగా నేను విభిన్న ఫోన్ నెంబర్లను కలిగి ఉండవచ్చు అందువల్ల ఐడిమీద జత అయ్యే విభిన్న రికార్డ్ లు ఉంటాయి అయితే ఫోన్ నెంబరుపై జత కావడం లేదు ఇది ఫోన్ నెంబరు కు విభిన్న విలువలను ఇస్తుంది తరువాత ఇన్స్ట్రక్టర్ రిలేషన్ కు అనుబంధంగా ఉండే ఈ inst phone వాస్తవానికి మల్టీ వాల్యూడ్ ఫోన్ నెంబరు ఆట్రిబ్యూట్ ని తెలియజేస్తుంది అందువల్ల ఇన్స్ట్రక్టర్ యొక్క ఒక ప్రాథమిక కీ కొరకు 1 నుంచి 2 2 2 2 2 2 మరియు రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయని చూపించే ఉదాహరణ మాత్రమే అందువల్ల కొత్త రిలేషన్ లో మీకు రెండు టూపుల్స్ ఉంటాయని దీని అర్థం అందువల్ల బహుళ విలువ కలిగిన ఆట్రిబ్యూట్ లను కూడా మనం హ్యాండిల్ చేయవచ్చు నమూనా చేసిన కొన్ని రిలేషన్షిప్లు డేటాబేస్ E R స్కీమా లో మనం చేసిన కొన్ని రిలేషన్షిప్లు తిరిగి ఉండవచ్చు ఉదాహరణకు మనకు ఇన్స్ట్రక్టర్ ఉన్న ఒక సందర్భాన్ని తీసుకోండి మరియు మనం స్టూడెంట్ ఎడ్వైజర్ రిలేషన్షిప్ ఇక్కడ యాదృచ్ఛికం మరియు మేము ఒక డిపార్ట్మెంట్ కలిగి అందువల్ల ఇన్స్ట్రక్టర్ లు కొన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన వారు అని మనం చెప్పాలనుకుంటున్నాం ప్రతి ఇన్స్ట్రక్టర్ ఒక డిపార్ట్మెంట్ కి చెందినవారు ఇది ఇక్కడ రిలేషన్షిప్ యొక్క సంపూర్ణత అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్ కు చెందినవాడు ఈ వైపు రిలేషన్షిప్ యొక్క టోటల్ ని తీసుకొని ఇక్కడ పెడితే మనం దీనిని మరింత సులభతరం చేయవచ్చు అలా చేస్తే అది చాలా అసాధారణంగా అయిపోతుంది ఇవి ఇక అవసరం లేదు అంటే మీరు చెప్పేదల్లా ఇన్స్ట్రక్టర్ కు డిపార్ట్ మెంట్ నేమ్ ఫీల్డ్ ఉంది ఇది ఏ డిపార్ట్మెంట్ కు చెందినది అని చెబుతుంది కాబట్టి మీరు అటువంటి రిలేషన్షిప్ ను ఉంచుతారా లేదా మీరు వాస్తవానికి స్కీమాలో పునరుక్తిని తగ్గించగలరా అనే ఎంపిక ఉంటే మరియు మీ ప్రాథమిక టేబుల్ లో ఇతర సంబంధం యొక్క ప్రైమరీ కీ ని నిమగ్నం చేస్తుంది ఇది ఇక్కడ ఇన్స్ట్రక్టర్ లేదా స్టూడెంట్ అందువల్ల రిలేషన్షిప్ సెట్ inst department కొరకు స్కీమా సృష్టించడానికి బదులుగా మీరు కేవలం డిపార్ట్మెంట్ పేరును జోడించవచ్చు అందువల్ల ఇది E R మోడల్ స్థాయిలో మీకు ఒక ప్రత్యేక రిలేషన్షిప్ ఉందని గుర్తుంచుకోండి అయితే మీరు మీ రిలేషన్షిప్ రిలేషనల్ స్కీమాను కుదిస్తుండగా మీరు ఆ రిలేషన్షిప్ న్ని తగ్గించేటప్పుడు ఇన్స్ట్రక్టర్ లో dept పేరును ఒక ఆట్రిబ్యూట్ వలే చేర్చడం ద్వారా మీరు ఆ రిలేషన్షిప్ న్ని తగ్గిస్తారు అందువల్ల దీనిని తరచుగా ఉపయోగించే వన్ టూ వన్ స్కీమా యొక్క తగ్గింపు అని అంటారు కాబట్టి ఇది మీరు మెనీ టూ వన్ రిలేషన్ కలిగి ఉంటే ఇది మంచిది ఎందుకంటే ఇది సాధ్యమైంది ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రక్టర్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు కేవలం ఇన్స్ట్రక్టర్ తో డిపార్ట్మెంట్ పేరు చేర్చుకుంటే లేదా ప్రతి స్టూడెంట్ కీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా సాధ్యం కానీ మీరు వన్ టూ వన్ రిలేషన్షిప్ వైపులు రావాలి ఇక్కడ ప్రత్యేక వైపు ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రక్టర్ కి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంటుంది మరియు ఇది ఇక్కడ మెనీ వైపు కాబట్టి ఆట్రిబ్యూట్ యొక్క ప్రత్యేక పార్శ్వం ఇక్కడ రావాల్సి ఉంది ప్రత్యేక సైడ్ ప్రైమరీ కీ రిలేషన్షిప్ కి అనువర్తించవచ్చు మరియు ఈ అదనపు స్కీమాను వదిలించుకోవడం కొరకు మరో వైపు అదనపు ఆట్రిబ్యూట్ ని జోడించవచ్చు ఒక వీక్ ఎంటిటీ సెట్ ను దాని అంతర్లీన స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ కు లింక్ చేసే ఒక రిలేషన్షిప్ సెట్ కు సంబంధించిన స్కీమా ఖచ్చితంగా రిడండెంట్ గా ఉంటుంది దీనిని మనం ఇప్పటికే చూశాం అందువల్ల ఇది వీక్ ఎంటిటీ సెట్ లో ఎంటిటీ సెట్ ను గుర్తించడం గుర్తింపు సంబంధానికి ప్రైమరీ కీని చేర్చడం ద్వారా రీడ్ చేయబడుతుంది అందువల్ల ఇది మరో తగ్గింపు స్కీమా ఈ మాడ్యూల్ లో సంక్షిప్తీకరించడం కొరకు ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రమ్ వివరించాను

మరియు తరువాత మనం కొన్ని తగ్గింపు నియమాలను ఉపయోగించి ఈ ఎంటిటీ రిలేషన్ షిప్ డయాగ్రమ్ రిలేషనల్ స్కీమాలుగా మారడం మనం చూశాం